కంప్యుటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కాబట్టి ఇప్పుడు మనం బౌండరీ కండిషన్లకు వెళ్దాం ఇది చాలా మందికి రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి టాంజెన్షియల్ బౌండరీ కండీషన్స్ అని పిలవబడే వాటితో ప్రారంభిస్తాము కాబట్టి టాంజెన్షియల్ బౌండరీ కండీషన్లలో టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా టాంజెన్షియల్ మ్యాగ్నిటిక్ ఫీల్డ్ ల మధ్య సంబంధాన్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఒక మీడియం తీసుకుందాం కాబట్టి దీనిని మీడియం 1 మరియు మీడియం 2 అని పిలుద్దాం కాబట్టి మీడియం లో ఇక్కడ ఏమి భిన్నంగా ఉంటుంది ఒక మీడియంని మరొక మీడియం నుండి ఏది వేరు చేస్తుంది కాబట్టి మనం 1 1 మరియు 1 అని చెప్పి అదేవిధంగా మీడియం 2 కోసం కూడా మరియు ఇది ఒక సర్ఫేస్ అవుతుంది కాబట్టి సర్ఫేస్ ఇక్కడ కొన్ని నార్మల్ వెక్టార్ ద్వారా వర్గీకరించబడుతుంది కాబట్టి ఇది ఇక్కడ కొనసాగుతుంది మరియు టాంజెన్షియల్ ఫీల్డ్ల మధ్య సంబంధాన్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి మనమందరం దీనిని అండర్ గ్రాడ్యుయేట్ లో చేసాము మీరు ఏమి చేస్తారు మీరు బౌండరీలో ఉన్న చిన్న చిన్న వైర్ ఫ్రేమ్ను తీసుకోండి కాబట్టి బౌండరీ సగం పైన బౌండరీ సగం ఉంది మనం ఇలాంటివి తీసుకుందాం మనం దానిని y అని పిలుద్దాం మరియు దీనిని I అని పిలుద్దాం కాబట్టి పైన మరియు క్రింద ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య సంబంధాన్ని పొందుతామని చెప్పాలనుకుంటే మనకు బౌండరీ కావాలి కాబట్టి ఏమి చేయాలని మీరు సూచిస్తారు కాబట్టి మీకు ఈ కర్వ్ వెంట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కోరుకుంటున్నాను మరియు మనం ఏమి చేయబోతున్నామంటే మనం y 0 చూపించి అది మీకు పైన మరియు దిగువన ఉన్న సంబంధాన్ని ఇస్తుంది కాబట్టి మనం బౌండరీ వెంట వెళ్తాము ఏ సిద్ధాంతం విద్యార్థి స్టోక్స్ సిద్ధాంతం స్టోక్స్ సిద్ధాంతం మీకు సహాయం చేస్తుంది స్టోక్స్ సిద్ధాంతానికి కర్ల్ అవసరం మరియు ఇక్కడ మాక్స్వెల్ యొక్క ఈక్వేషన్కు రెడీమేడ్ వంటిది కర్ల్తో ఉండాలని చూస్తున్నాము కాబట్టి ఈ ఈక్వేషన్ స్టోక్స్ రూపంలో పొందడానికి మనం ఏమి చేయాలి ఇంటిగ్రేట్ చేయాలి కానీ ఏ విధమైన ఇంటెగ్రేషన్ చేయాలి విద్యార్థి లైన్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ కానీ మనం లైన్ ఇంటిగ్రల్ చూడలేకపోతున్నాం మనం ఒక లైన్ ను పొందుతున్నాము లైన్ ఇంటిగ్రల్ స్టోక్స్ ఈక్వేషన్ కి ఒక వైపు ఉంది మరొక వైపు ఏమి ఉంది విద్యార్థి సర్ఫేస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి మనం ఈ సర్ఫేస్ ఇక్కడ తీసుకుంటే ఈ ఓపెన్ సర్ఫేస్ ఈ బౌండరీ కు బౌండ్ అయి ఉంటుంది కాబట్టి మనం సర్ఫేస్ పై ఇంటిగ్రేట్ చేయబోతున్నాము మరియు సర్ఫేస్ నార్మల్ గా చూపించే సర్ఫేస్ నార్మల్ నుండి బయటకు వస్తుంది కాబట్టి మనం దాన్ని ∇ X E ds చేస్తే మరియు ఈ స్టోక్స్ సిద్ధాంతం మనకు సహాయపడుతుంది మరియు మనం E dI ను మార్చుకున్నాము ఇప్పుడు మనం కుడి వైపున చూసినప్పుడు మనం ∇ X E ప్రత్యామ్నాయంగా ఈ ఈక్వేషన్ నుంచి చేశాము కాబట్టి ఇది సరళీకృతం చేయడానికి ప్రత్యేక మార్గం లేదు ఇది అలాగే ఉంటుంది కాబట్టి కనుక ఇది dS అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మనం చేసినదంతా మాక్స్వెల్ ఈక్వేషన్ని ఇక్కడకు తీసుకెళ్లి ఈ షేడెడ్ సర్ఫేస్ పై ఇంటిగ్రల్ చేయడం మరియు స్టోక్స్ సిద్ధాంతం కంటే ఇక్కడ E dI దానిని కాంటూర్ చేస్తుంది కాబట్టి మనం మొదలుపెట్టినప్పుడు ఈ పాయింట్ ఇక్కడి నుండి ప్రారంభిద్దాం మరియు ఇక్కడ తిరిగి వస్తాము కాబట్టివిధంగా ఇది మనం I మరియు y అనుకుంటాము ఈ అంచుల వెంట ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్థిరంగా ఉండే పరిమాణాలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ E1 ఉంది మరియు ఈ వైపు E2 ఉంది విద్యార్థి ఎండ్ క్యాప్ n బౌండరీ నిర్వచించే ఈ సర్ఫేస్ కోసం నార్మల్ వెక్టార్ మాత్రమే ఎందుకంటే మనం ఇంటర్ఫేస్ను నిర్వచించినప్పుడల్లా మనం ఇంటర్ఫేస్ను ఎలా నిర్వచించగలము ఇంటర్ఫేస్లు నిర్వచించేలా మనం నార్మల్ సర్ఫేస్ ఇస్తాము కాబట్టి మనం ఈ పాయింట్ నుండి మొదలు పెట్టినప్పుడు ఇక్కడ E dI మనకు ఏమి ఇవ్వబోతోంది మనం E2 కానీ E2 మాత్రమే పొందుతాము టాంజెన్షియల్ భాగాన్ని పొందలేము E2 కాబట్టి E2 టాంజెన్షియల్ గుణిస్తే I ఇప్పటికీ మనం ఈ భాగాన్ని పూర్తి చేశాము తర్వాత మనం తదుపరి సెగ్మెంట్కు వెళ్తాము మనం ఏమి పొందుతాము ప్లస్ E2 టాంజెన్షియల్ కాబట్టి t కి బదులుగా x దిశలో తెలియజేయండి మరియు ఈ y y దిశలో పొడవు ఎంత విద్యార్థి y2 y2 అదేవిధంగా మనం మరింత ముందుకు వెళితే మనం x పొందుతున్నాము విద్యార్థి E E విద్యార్థి x l అప్పుడు x y విద్యార్థి E 1 y2 కాబట్టి మనం ఏమి చేసాము మనం ఈ లైన్ ఇంటిగ్రల్ ముక్కగా లెక్కించాలి కాబట్టి మనం పరిమితిని తీసుకుంటున్నాము ఈ y 0 వరకు ఉంటుంది కాబట్టి అన్ని y టర్మ్స్ ఇక్కడ ఉంటాయి మారబోతున్నాయి అది 0 కి పోతుంది మనం చేస్తున్న మరొక ఊహ ఏమిటంటే ఈ ఫీల్డ్లు భౌతిక పరిమాణాలు అవి అనంతం వరకు వెళ్లడం లేదు కాబట్టి ఒక ఫైనేట్ టర్మ్ అదృశ్యమయ్యే చిన్న టర్మ్తో గుణించబడినప్పుడు మనం దాన్ని తీసివేయవచ్చు కాబట్టి మనకు x y l మిగిలి ఉన్నది మరియు కుడి వైపున మనం ఇప్పుడు ఏమి వదిలిపెట్టాము కాబట్టి ఉదాహరణకు ఇది మనం చెప్పగలం అది మన j BMl సర్ఫేస్ అని వ్రాయగలము మరియు మనం ds వెక్టార్తో పాటుగా ఉన్న B మరియు M యొక్క భాగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వెక్టార్ మరియు ఈ వెక్టార్ మధ్య ఉన్న డాట్ ప్రాడక్ట్ను ఇక్కడ తీసుకోవలసి ఉన్నందున అది స్పష్టంగా ఉంది కాబట్టి ఈ పేజీ యొక్క ప్లేన్ నుంచి బయటకు వస్తున్న దానితో పాటు ఏది ఉన్నా ఈ పదం మాత్రమే మనుగడ సాగిస్తుంది కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ క్యాప్ పెట్టవచ్చు ఈ పదం గురించి మనం ఏమి చేయగలము లేదా ఈ టర్మ్స్ గురించి మనం ఏమి చెప్పగలము ఏ టర్మ్స్ మనుగడ సాగిస్తాయి ఏ టర్మ్స్ మనుగడ సాగించకపోవచ్చు మొదటి పదం గురించి ఏమిటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ y l లేదా yl ద్వారా గుణించబడుతుంది మనం y0తీసుకుంటే అది 0 లేదా నాన్జీరో కావచ్చు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది భౌతిక పరిమాణం మరియు భౌతిక పరిమాణం తగ్గుతుందని కోరుకోము అక్కడ ఏమి లేదు ఇందులో ప్రత్యేకంగా ఏమీ జరగదు ఇది రెండు ఇంటర్ఫేస్ల మధ్య బౌండరీ మాత్రమే ఉంది కాబట్టి మనం కుదించినప్పుడు y 0 కి మనం ఒక పరిమిత పరిమాణాన్ని అదృశ్యమయ్యే చిన్న పరిమాణంతో గుణించాము కాబట్టి ఇది వాస్తవానికి 0 కు వెళ్తుంది ఇక్కడ ఈ కరెంట్ గురించి ఏమిటి ఇది మ్యాగ్నెటిక్ కరెంట్ ఇది భౌతికమైనది కాదా అని మర్చిపోండి అదే పరిమితంగా ఉంటుందా లేదా పరిమితంగా ఉండగలదా కనుక అది పరిమితమైతే అంటే ఈ కాంట్రిబ్యూషన్ మనం 0 కు మొగ్గు చూపుతాము కాబట్టి ఆ ఒక కేస్ని హ్యాండిల్ చేయడం సులభం మరొక కేసు అది అనంతం అని అనుకుంటుంది అది అనంతంగా ఎలా ఉంటుంది కాబట్టి అనంతమైన వాహక పదార్థం కాబట్టి మనం ఒక ఖచ్చితమైన ఎలక్ట్రిక్ కండక్టర్ని తీసుకొని కండక్టర్పై కరెంట్ ఎక్కడ ఉందని అది ఎంత మందంతో ఉంది మీరు ఏమి చేస్తారని అడగవచ్చు కాబట్టి ఇది ఖచ్చితమైన కండక్టర్ అనంతం ఇప్పుడు కరెంట్ ప్రవహించే మందం ఎక్కడ ఉందని మీరు ఏమి చెబుతారు విద్యార్థి ఇది లేదు 0 దాదాపు సరైనది ఇది ప్యూర్ సర్ఫేస్ కరెంట్ కనుక ఇది ప్యూర్ సర్ఫేస్ ప్రవాహమైతే ఇంటర్ఫేస్లోనే దాని విలువ అనంతమైనది కానీ ఈ My పరిమిత పరిమాణంలో ఉంటుంది కాబట్టి దానిని ఫ్యూర్ సర్ఫేస్ కరెంట్ అంటారు కాబట్టి మనం దానిని అక్కడ ఉంచితే మనుగడ సాగించే అవకాశం ఉన్న ఏకైక పదం MyI మరియు ఈ పదాన్ని మనం అని Ms పిలుస్తాము కాబట్టి ఆ విధమైన స్థితిని మళ్లీ ఈ M అది ప్యూర్ సర్ఫేస్ కరెంట్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది కానీ అంత పెద్ద పరిమాణంలో అదృశ్యమయ్యే చిన్న పరిమాణం తో గుణించడం వలన మనకు పరిమిత సర్ఫేస్ కరెంట్ లభిస్తుంది అటువంటి థ్రెడ్బేర్ మార్గాల్లో దాని గురించి ఆలోచించడం మనకు అలవాటు లేదు కానీ మనం ఈ ఈక్వేషన్ కి చేరుకున్నాము కాబట్టి మనం ఎడమ చేతి మరియు కుడి వైపు రెండింటినీ పోల్చినప్పుడు మనకు లభించేది ఇది మరియు ఇది మనం సరి పోల్చుతున్నాము కాబట్టి n ఇది ఏమీ కాదు మీడియం పైన లేదా క్రింద మరియు మీడియం పైన ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో n ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో టాంజెన్షియల్ భాగం ఇది టాంజెన్షియల్ భాగం ఇక్కడ I ఉంది మరియు ఇక్కడ I ఉంది అది రద్దు చేయబడతాయి కాబట్టి మనం ఈ రెండు ఈక్వేషన్ కలిపినప్పుడు వాటిని తప్పనిసరిగా వెక్టార్ ని దృష్టిలో ఉంచుకుని మిళితం చేయాలి కాబట్టి మనం ఈ రెండు ఈక్వేషన్స్ కలిపినప్పుడు ఇది మన ఈక్వేషన్ అని చూస్తారు కాబట్టి మీరు దీన్ని చూడండి అందుకే మనం ఇక్కడ n ని నిర్వచించాము కాబట్టి మనం ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని తీసుకుందాం మనం E2 ఇలా చెప్పుకుందాం కాబట్టి n x E2 ఉన్నట్లయితే E2 ప్లేన్ లో n ఉంటే ప్లేన్ n x E2 ఎక్కడ సూచించబడుతోంది ప్లేన్ వెలుపల అది బౌండరీకి టాంజెన్షియల్ గా ఉంటుందా n క్రాస్ ఏదైనా వెక్టార్ n కి లంబంగా ఉంటుంది మరియు n బౌండరీ లంబంగా ఉంటుంది కాబట్టి n x E కి ఎల్లప్పుడూ బౌండరీ ఉంటుంది కాబట్టి తక్షణమే టాంజెన్షియల్ ఫీల్డ్ని మనకు ఇవ్వడానికి వెక్టార్స్ ని ఉపయోగించడానికి ఇది చాలా తెలివైన మార్గం హైస్కూల్ పద్ధతి ఇలా ఉంటుంది n లేదా n టాంజెన్షియల్ మీరు E tan1 Etan2 ను చూస్తారు కానీ మనం ఇప్పుడు వెక్టార్ భాషను ఉపయోగించి మరింత అధునాతన రీతిలో వ్రాయవచ్చు కాబట్టి కేవలం సంగ్రహించడానికి n x E n లంబంగా ఉంటుంది మరియు n కి లంబంగా ఏమిటి ఇంటర్ఫేస్ కాబట్టి ఇది tan కాబట్టి ఇక్కడ వ్రాయబడినది ఇది ఖచ్చితంగా టాంజెన్షియల్ ఫీల్డ్లు మరియు కుడి వైపున మిగిలి ఉన్నది ఈ విషయం మాత్రమే కాబట్టి మనం దానిని ప్యూర్ సర్ఫేస్ కరెంట్ అని పిలుస్తాము కాబట్టి రెండవ మాక్స్వెల్ ఈక్వేషన్ కోసం మనం అదే పునరావృతం చేయవచ్చు మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఏముంది మనకు ∇ X H కాబట్టి jDJ మనం అదే ప్రూఫ్ ను లైన్ లైన్గా అనుకరించగలము కాబట్టి ఈ వ్యక్తి D అనేది భౌతిక పరిమాణం లేదా స్థానభ్రంశం ఫీల్డ్ మనం దానిని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా అతుక్కుంటాయి అది కాంట్రిబ్యూషన్ అదృశ్యమవుతుందని మనం చెప్పగలం మనకు J మాత్రమే మిగిలిపోతుంది మరియు ఈసారి J ఇందులో పాజిటివ్ సంకేతాలు కలిగి ఉంది ఈక్వేషన్ M నెగటివ్ సంకేతాన్ని కలిగి ఉంది కాబట్టి టాంజెన్షియల్ H ఫీల్డ్ల కోసం ఈ సంబంధం మనకు లభిస్తుందని మీరు చూడవచ్చు కాబట్టికాబట్టి ఇది టాంజెన్షియల్ E మరియు ఇది టాంజెన్షియల్ H ఫీల్డ్లు కాబట్టి ఇక్కడ మళ్లీ ఇది ఏమిటి అంటే ఇది కూడా ప్యూర్ సర్ఫేస్ కరెంట్ ప్యూర్ సర్ఫేస్ ప్రవాహాలు అంటే అది సర్ఫేస్ పై అదృశ్యమయ్యే చిన్న మందంతో ఉంటుంది అప్పుడు అది కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మనం గ్లాస్ వాల్ ఫ్లోర్ గురించి మీకు తెలిస్తే తప్ప మనం ఒక నాన్ కండక్టింగ్ మీడియం తీసుకుంటే ఇది ఖచ్చితమైన కండక్టర్లు కాదు కాబట్టి ఆ కేసులో మీరు ఏమి చేస్తారు బౌండరీ కండీషన్ వ్యక్తీకరించడానికి సాధారణంగా ఉపయోగించే మార్గం ఏమిటి టాంజెన్షియల్ ఫీల్డ్లు అంటే ఈ J మరియు M లు 0 అవుతాయి కాబట్టి మీరు E tan1 Etan2 పొందండి మరియు మనం వాటిని వెక్టార్స్ భాషలో n x గా వ్రాస్తాము మీరు ఈ డెరివేటివ్ ముందు చూశారు కాబట్టి టాంజెన్షియల్ బౌండరీ కండీషన్స్ మరొకదానికి వెళ్ళేంత వరకు ఇది ఉంది కాబట్టి మాక్స్వెల్ యొక్క మొదటి రెండు ఈక్వేషన్ను మనం ఉపయోగిస్తున్నామని మీరు గమనించవచ్చు కాబట్టి మనం మిగిలిన 2 ఈక్వేషన్ ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుందని మీరు అడగవచ్చు కాబట్టి అది మమ్మల్ని నార్మల్ బౌండరీ కండిషన్లకు తీసుకువెళుతుంది మరియు మనం వీటిని ఉపయోగిస్తాము కాబట్టి మనం ఇక్కడ పొరపాటు చేశానని అనుకుంటున్నాను అది ఇక్కడ నార్మల్ బౌండరీ కండీషన్స్ ఉండాలి కాబట్టి మళ్లీ మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది ఇది మీడియం 1 మరియు మీడియం 2 ఎవరైనా గుర్తు పెట్టుకుంటే ఇక్కడ బౌండరీ కండిషన్ ని కనుగొనడానికి మార్గం ఏమిటి విద్యార్థి సిలిండర్ సిలిండర్ తీసుకుని ఇది మీడియం 1 మరియు మీడియం 2 మీరు ఓపెన్ సర్ఫేస్ తీసుకోవాలా లేదా క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలి అనే సూచన మీరు ఎలా పొందుతారు ఆ హింట్ చూడటం ద్వారా వస్తుంది మాక్స్వెల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రల్ రూపం ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ఇంటిగ్రల్ రూపంలో చేసినప్పుడు మనం కర్ల్ తీసుకుంటున్నాము విద్యార్థి కర్ల్ స్టోక్స్ సిద్ధాంతం ద్వారా మనకు తెలిసిన కర్ల్ ఒక లైన్ ఇంటిగ్రల్గా మార్చబడుతుంది కాబట్టి మనకు ఒక ఓపెన్ సర్ఫేస్ కావాలి మనం ఈ ఈక్వేషన్ కి వచ్చినప్పుడు మనకు భిన్నమైన పదం ఉంది మరియు డైవర్జెన్స్ కు వర్తించే సిద్ధాంతం వాల్యూమ్ ఇంటిగ్రల్ కలిగి ఉందని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వాల్యూమ్ దాని గురించి ఆలోచిస్తున్నాము మునుపటి ఉదాహరణ వంటి వైర్ ఫ్రేమ్లో ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేయడానికి మీరు ప్రయత్నించవచ్చు మీరు ఎక్కడికి వెళ్లరని మీరు కనుగొంటారు కాబట్టి మనం దానిని ఇక్కడ తీసుకుంటే మీరు ఉపయోగించే సిద్ధాంతాన్ని మీరు ఇప్పటికే పేర్కొన్నట్లుగా ఇక్కడ డైవర్జెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఒక వాల్యూమ్కు రెండు వైపులా ఇన్టిగ్రల్ తీసుకుంటే D dv మరియు ఇది మనకు క్లోజ్డ్ సర్ఫేస్పై D యొక్క ఫ్లక్స్ని ఇవ్వబోతోంది D కాబట్టి మనకు ∆y ఇక్కడ ఉంది మరియు ∆s యొక్క ఏరియా ఇక్కడే ఉంది కాబట్టి మునుపటి ఉదాహరణగా మనం చేసిన దానికి ఈ ఇంటిగ్రల్ రెండు విధాలుగా లెక్కిస్తాము కాబట్టి ఈ కేసులో మనం మొత్తం డెరివేటివ్ ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు కాబట్టి మనం ఏమి చేయగలం అంటే D ds దానిని విశ్లేషించడానికి మనం ఎన్ని సర్ఫేస్లను విభజించాలి కాబట్టి ఉదాహరణకు ఇది ఒక సర్ఫేస్ టాప్ క్యాప్ తర్వాత బాటమ్ క్యాప్ 1 ఉంటుంది మరియు తరువాత కర్వ్ సర్ఫేస్ నుండి కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది మరియు కర్వ్ సర్ఫేస్ నుండి దాని వల్ల ఏమి జరుగుతుందో మనకు తెలుసు ఇది 0 కి వెళ్లబోతోంది ఎందుకంటే మనం 0 కి వెళ్లే పరిమితిని సెట్ ∆y కి చేయబోతున్నాము మనం ఈ ఫీల్డ్ని వీలైనంత వరకు తీసుకుందాం కనుక ఇక్కడ ఉన్న ఫీల్డ్ల మధ్య మనం పైన మరియు క్రింద ఉన్న సంబంధాన్ని పొందుతాము ఇక్కడ ఫీల్డ్ మరియు ఫీల్డ్ మధ్య సంబంధం మనకు అక్కర్లేదు మీకు తెలిసింది బౌండరీ కండీషన్ కాదు మనం వీటిని బౌండరీ కు దగ్గరగా కుదించాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న ఈ క్యాప్ల నుండి ఏది దోహదపడుతుందో అది మనుగడ సాగిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాప్కి సర్ఫేస్ నార్మల్ ఏమిటంటే ఇలాంటివి బాహ్య ఫ్లక్స్ కు ఏది దోహదం చేస్తుంది సర్ఫేస్ కి నార్మల్ గా ఫ్లక్స్ ఉంది కాబట్టి మనం ఈ y ని 0 కు తగ్గించినప్పుడు ఈ క్యాప్లకు ఈ క్యాప్ల వరకు నార్మల్తో పాటు సర్ఫేస్తో పాటు ఇంటర్ఫేస్ వరకు ఉంటుంది ఈ కేసులో అది n అవుతుంది ఈ కేసులో అది n అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 3 వాల్యూమ్స్ పై ఈ గణన చేసినప్పుడు మనకు ఉదాహరణకు కేవలం అది ఇక్కడ మిగిలి ఉంటుంది ఇక్కడ n∆s D2n∆s 2πr∆y కర్వ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది మరియు ఇది 0 అవుతుంది అప్పుడు మనకు కుడి వైపున edv ఉంటుంది కాబట్టి ఈ వాల్యూమ్లో dv లో ఇంటిగ్రేటెడ్ ఎంత ఛార్జ్ ఉంది మరియు ఈ dv ఉండబోతోంది మనం ∫e ∆s 2πr∆y రాసినప్పుడు ఇది సిలిన్డ్రికల్ వాల్యూమ్ అవుతుంది మీరు దీని గురించి ఏమి చెప్పగలరు ఇప్పుడు ఇది 0 అవుతుందా లేదా విద్యార్థి ఇంటిగ్రల్ లేదు ఇక్కడ ఇంటిగ్రల్ లేదు మనం దానిని వదిలించుకున్నాము అవును కాబట్టి ఇది 0 లేదా నాన్జీరోగా ఉంటుంది మరియు అది 0 లేదా నాన్జీరోగా ఏ కండీషన్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం చర్చల మాదిరిగానే మనం వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కలిగి ఉంటే వాల్యూమ్ ద్వారా పంపిణీ చేయబడిన ఛార్జ్కు అప్పుడు ఏమి జరుగుతుందటే ఆ వాల్యూమ్లో ఉండే పరిమిత ఛార్జ్ 0 కు తగ్గిపోతోంది కాబట్టి దాని కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది మరోవైపు మనం ఒక ప్యూర్ సర్ఫేస్ ఛార్జ్ కలిగి ఉంటే ఖచ్చితమైన మెటాలిక్ కండక్టర్స్ తీసుకునే ఖచ్చితమైన కండక్టర్ల వంటి వాటిపై మళ్లీ ఛార్జ్ పెట్టవచ్చు అక్కడ ఛార్జ్ పూర్తిగా సర్ఫేస్ లో ఉంటుంది కాబట్టి ఈ పదం మనుగడ సాగించడానికి ఏకైక మార్గం ఛార్జ్ ఒక ప్యూర్ సర్ఫేస్ ఛార్జ్ అయితే కాబట్టి ఇది ప్యూర్ సర్ఫేస్ ఛార్జ్ మరియు nxD2 మరియు nxD1 ఇ దిD1 మరియు D2 యొక్క నార్మల్ భాగాన్ని డాట్ ప్రాడక్ట్ని ఒకదానిలో మనుగడ సాగించిన ఏకైక భాగం ఇది మరియు మనం రెండవ డైవజ్జెన్స్ సంబంధంతో అదే లాజిక్ ను పునరావృతం చేయవచ్చు మరియు మనం దాన్ని పొందుతాము కాబట్టి ఇది కూడా ప్యూర్ మ్యాగ్నెటిక్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఈ టెక్నిక్లను దృష్టిలో ఉంచుకుని సమస్యను బట్టి మీరు వాటిని వర్తింపజేయాల్సి ఉంటుంది మరియు మీరు వాటిని చూడవచ్చు వెక్టార్ క్యాల్కులస్ యొక్క టూల్స్ని ఉపయోగించి సర్ఫేస్ ఇన్టిగ్రల్ను లైని ఇన్టిగ్రల్ గా లేదా సర్ఫేస్ ఇన్టిగ్రల్ పై వాల్యూమ్ ఇన్టిగ్రల్ చేయుటకు ఇది ఒక ప్రాథమిక ఆలోచన అవుతుంది కాబట్టి ఒక ఫీల్డ్లోని పవర్ ఏమిటో చూద్దాం కాబట్టి ఇది మీ అందరికీ ఇన్టాంటేనియస్ పాయింటింగ్ వెక్టార్ సుపరిచితంగా ఉంటుంది మనం రియల్ వ్యాల్యూ భౌతిక పరిమాణాలు చూసినప్పుడు ఇన్టాంటేనియస్ పాయింటింగ్ వెక్టార్ యొక్క నిర్వచనం సరళమైనది కాబట్టి దాని పరంగా ఇది E x H అవుతుంది దాని కంటే సరళమైనది కాదు మనం ఫేజర్ పరిచయం చేసినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కొంచెం క్లిష్టంగా మారుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ పాయింటింగ్ వెక్టార్ని ఫేజార్ నొటేషన్లో వ్యక్తపరచాలనుకుంటున్నాము ఎందుకంటే మనం ఈ లెక్కలన్నింటినీ ఫేజార్ పరంగా పవర్ కోసం ఎక్స్ప్రెస్ చేయబోతున్నాము కాబట్టి మనం ఇప్పటికే దీన్ని పూర్తి చేసాము రియల్ వ్యాల్యూ పరిమాణాన్ని ఫేజార్ యొక్క రియల్ భాగం పరంగా వ్యక్తీకరించబడింది కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ భాగాన్ని మీరు ఎలా చేయగలరు అని నేను మిమ్మల్ని అడిగితే విద్యార్థి cos కాస్ ఒక మార్గం మరొక మార్గం కాంప్లెక్స్ నెంబర్ z అనుకుంటాము మరియు z యొక్క రియల్ భాగాన్ని చెప్పండి విద్యార్థి ZZ2 కాబట్టి మనం దీనిని ½ E ejt E e jt ను పొందుతాము కాబట్టి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నంతవరకు ఉంటుంది అదేవిధంగా మనం H ½ H ejt H e jt కోసం వ్రాస్తాము కాబట్టి మనం తర్వాత ఏం చేస్తామంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ మరియు ఈ ఎక్స్ప్రెషన్ను తీసుకొని వెక్టార్ను సూచించడానికి ఎక్స్ప్రెషన్లో ఉంచి ఏమి పొందామని చూస్తాము కాబట్టి మనం ఈ రెండు పరిమాణాల మధ్య క్రాస్ ప్రాడక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎన్ని jt పదాలను గమనిస్తారు కాబట్టి ఉదాహరణకు ఇది దీంతో కలిసినప్పుడు మనం ఏమి పొందుతాము మనం 2jt కు ప్రవేశిస్తాం ఇది దీంతో కలిసినప్పుడు మనం ఏమి పొందుతాము విద్యార్థి మైనస్ మనం e 2jt అదేవిధంగా ఇది దీంతో కలిసినప్పుడు మనం ఏమి పొందుతాము విద్యార్థి కాదు Dc మరియు 0 లభిస్తుంది అలాగేఇది దీంతో కలిసినప్పుడు మీకు ఏమి వస్తుంది ఫ్రీక్వెన్సీ టర్మ్స్ ఫేజార్ టర్మ్స్ 0 అవుతాయి కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ లన్నింటినీ తెరవకుండా కూడా ఇది మనం పొందే ఫ్రీక్వెన్సీ టర్మ్స్ అని మనకు తెలుసు మనం 0 ను పొందుతాము 2jt పొందడం మనకు సాధ్యం కాదు ejt పొందగలము మీరు దాన్ని అకారణంగా చూడగలిగేది కాబట్టి మీరు దీన్ని మరింత సరళీకృతం చేసినప్పుడు మీరు ఏ ఎక్స్ప్రెషన్ పొందుతారో వ్రాద్దాం మొదటి పదం ఇది 0 మరియు మీరు పొందే రెండవ పదం కాబట్టి అన్ని బౌండరీలు బ్రాకెట్ అవుతాయి దీని తర్వాత మనం పొందుతాం కాబట్టి పవర్ 2 భాగాలను కలిగి ఉన్నట్లు మీరు చూస్తారు ఒకటి dc లో మరియు మరొకటి 2jt వద్ద ఉంది కాబట్టి మనం రెట్టింపు ఫ్రీక్వెన్సీ డోలనం చేసే ఫేజార్ సగటును తీసుకుంటే ఎంత సగటు ఉంటుంది 0 మీరు 01cos వ్యవధిలో చేస్తే హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి సగటు 0 వస్తుంది అందుకే సగటు పవర్ Dc మాత్రమే ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు మీకు సగటు పవర్ పై ఆసక్తి ఉంటుంది కాబట్టి ఫేజార్ పరంగా సగటు పవర్ ఇప్పుడు ReE x H గా ఇవ్వబడింది కాబట్టి ఇది H కాబట్టి ఇక్కడ ఉన్న E x H రియల్ గా ఉంటుందని మీరు ఊహించవచ్చు మరియు మనం రెండు కాంప్లెక్స్ నెంబర్ ని కలిగి ఉంటాము కాబట్టి రియల్ భాగం మనకు పవర్ ఇవ్వబోతోంది మరియు ఊహాత్మక భాగం గురించి ఏమిటి సర్క్యూట్లలో దీనిని ఏమని పిలుస్తాము విద్యార్థి రియాక్టివ్ రియాక్టివ్ పవర్ కాబట్టి రియల్ పవర్ మరియు రియాక్టివ్ పవర్ అనే భావన యాంటెన్నా నుండి వచ్చే రేడియేషన్ని చూసినప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది యాంటెన్నా యొక్క సమీప ఫీల్డ్లో చాలా పవర్ రియాక్టివ్గా ఉంటుంది మనం సుదూర ఫీల్డ్లోకి వెళ్లినప్పుడు అది మరింత రియల్ గా మారుతుందని మనం కనుగొంటాము కాబట్టి ఇది సిద్ధాంతపరమైన దాని కోసం మాత్రమే కాదు వాస్తవానికి ఇది ప్రకృతిలో జరుగుతున్న విషయాలు